నమస్కారము కాబట్టి గత సెషన్లో మనము త్రీ ఫేజ్ ల సర్క్యూట్ యొక్క ఫేజ్ సీక్వెన్స్ గురించి చర్చిస్తున్నాము కాబట్టి మనము ఆ పాయింట్ నుండి మన చర్చను కొనసాగిస్తాము మరియు మనం చూద్దాం మనము త్రీ ఫేజ్ ల వోల్టేజ్ సోర్స్ ఫేజ్ సీక్వెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫేజ్ సీక్వెన్సింగ్ యొక్క రెండు కాంబినేషన్లు ఉన్నాయని మనం చూశాము మొదటి సీక్వెన్స్ లో మనము దీనిని ఎబిసి లేదా పాజిటివ్ సీక్వెన్స్ అని పిలుస్తాము ఇక్కడVanఅనే రిఫరెన్స్ వోల్టేజ్ Vbn ని 120 డిగ్రీలకి మరియు Vbn మళ్ళీ Vcn కి మరియు 120 డిగ్రీలకి దారితీస్తుంది కాబట్టి మనం వ్రాయవచ్చు VanVp∠0° VbnVp∠ 120° VcnVp∠ 240°Vp∠120° ఆ సందర్భంలో మీరు abc సీక్వెన్స్ అపసవ్య దిశలో తిరుగుతున్నట్లు చూస్తే మరియు అది జనరేటర్ యొక్క రోటర్ యొక్క రొటేషన్ దిశలో ఉంటుంది ఇప్పుడు సాధ్యమయ్యే తదుపరి కాంబినేషన్ acb సీక్వెన్స్ దీనిని నెగటివ్ సీక్వెన్స్ అని పిలుస్తారు కాబట్టి ఆ సందర్భంలో మీరు రిఫరెన్స్ ఫేజర్ అని Van Vcn కు దారితీస్తుంది మరియు Vcn ఏమో Vbnను 120 డిగ్రీలకి దారితీస్తుంది కాబట్టి మనం గణిత శాస్త్ర పరంగా ఇలా వ్రాయ వచ్చు

VanVp∠0° VcnVp∠ 120° VbnVp∠ 240°Vp∠120° కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే ఫేజ్ సీక్వెన్స్ ఎబిసి ఈ దిశలో తిరుగుతుంది ఇది రోటర్ యొక్క రొటేషన్ దిశకు విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు మనము ఇంతకుముందు మూడు ఫేజ్ లోడ్ గురించి చర్చించినపుడు జెనరేటర్ కనెక్షన్ లాగా మీ వై కనెక్ట్ అయి ఉండవచ్చు లేదా మీకు స్టార్ కనెక్టెడ్ లేదా డెల్టా కనెక్టెడ్ అయ్యిందని చెప్పవచ్చు మరియు ఇది మీరు నిర్దిష్ట లోడ్ అనేది ఏ రకమైన ఎండ్ అప్లికేషన్ కు సంబంధించి వాడుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సందర్భం లో వై కనెక్ట్ చేయబడితే మీరు న్యూట్రల్ తో స్టార్ కాంబినేషన్లో కనెక్ట్ చేయబడిన లోడ్ భాగాలను కలిగి ఉండవచ్చు లేదా అందుబాటులో ఉండకపోవచ్చు మీరు ఎల్లప్పుడూ న్యూట్రల్ గా ఫిజికల్ గా ఉండి కనెక్షన్ల చేరువలో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మీరు లోడ్ కోసం త్రీ ఫేజ్ త్రీ వైర్ సిస్టమ్ ను కలిగి ఉండవచ్చు లేదా మీరు లోడ్ కోసం త్రీ ఫేజ్ ఫోర్ వైర్ సిస్టమ్ ను కలిగి ఉండవచ్చు ఇప్పుడు తదుపరి కాంబినేషన్ డెల్టా కనెక్ట్ చేయబడింది కాబట్టి ఇది ప్రాథమికంగా డెల్టా కనెక్ట్ చేయబడిన కాన్ఫిగరేషన్ ఇక్కడ మీరు ఎబిసి త్రిభుజాకార పద్ధతిలో కనెక్ట్ చేయబడిందని చూస్తారు మరియు మీ ఫేజ్ ఎబిసి లోడ్ నుండి తీయబడుతుంది మరియు ఈ ప్రత్యేకమైన అమరికలో మీరు ఈ అమరికను చూస్తే మీరు న్యూట్రల్ కనెక్షన్ను బయటకు తీయలేరు ఎందుకంటే డెల్టా నుండి కనెక్ట్ చేయబడిన లోడ్ నుండి న్యూట్రల్ కనెక్షన్ను తీసుకోవడం టోపొలాజికల్ గా అసాధ్యం ఇప్పుడు అది స్టార్ కనెక్ట్ చేయబడినా లేదా డెల్టా కనెక్ట్ చేయబడినా అది అన్ బాలెన్స్డ్ ఐతే ఫేజ్ ఇంపెడెన్స్ సమానంగా ఉండదని మరియు ఫేజ్ క్రమం కూడా ఫేజ్ కు దూరంగా ఉంటుందని చెబుతుంది కాబట్టి మీకు మాగ్నిట్యూడ్ ఉంటుంది మరియు ఫేజ్ రెండింటిలో ఒకటి అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటుంది లేదా మీరు మాగ్నిట్యూడ్ మరియు ఫేజ్ రెండూ అవుట్ ఆఫ్ ఫేజ్ ఉండవచ్చు కాబట్టి మీరు లోడ్ బాలెన్స్డ్ అని చెప్పినప్పుడు దీని అర్థం మూడింటిలో ఫేజ్ ఇంపెడెన్స్ లోడ్ యొక్క లెగ్స్ సమానంగా మరియు ఫేజ్ లో ఉంటాయి అంటే ఫేజ్ లో మీరు ఫేజ్ కు సంబంధించి సమానంగా కనెక్ట్ అవుతారు కాబట్టి బాలెన్స్డ్ స్టార్ కనెక్ట్ చేయబడిన లేదా వై కనెక్ట్ చేయబడిన లోడ్ విషయంలో మీకు Z1 Z2 Z3 ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మీకు ZYఉంటుంది కాబట్టి ZY ఒక ఫేజర్ మాగ్నిట్యూడ్ తప్ప మరొకటి కాదు కాబట్టి మీకు మూడు లెగ్స్ లో నూ మాగ్నిట్యూడ్ మరియు ఫేజ్ రెండూ ఒకే విధంగా ఉంటాయి బాలెన్స్డ్ డెల్టా కనెక్షన్ విషయంలో మీకు ZaZbZcZ∆ ఉంటుంది కాబట్టి స్టార్ కనెక్ట్ కోసం మనము ఇండిపెండెంట్ లెగ్స్ ఇంపెడెన్స్ ను ZY గా పేర్కొంటాము డెల్టా కనెక్ట్ అయినట్లయితే మనము Z∆ గా పేర్కొంటాము ఇప్పుడు మనము ఇప్పటికే మన మునుపటి ఉపన్యాసంలో స్టార్ డెల్టా ట్రాన్సఫర్మేషన్ గురించి చర్చించాము కాబట్టి మీరు డెల్టా కనెక్ట్ చేసిన నెట్వర్క్ను స్టార్ కనెక్ట్ చేసిన నెట్వర్క్గా మార్చినప్పుడు Z∆3ZY విషయంలో మనము ఇంతకు ముందు నిరూపించిన స్టార్ డెల్టా ట్రాన్సఫర్మేషన్ గురించి ప్రస్తావించాము అదేవిధంగా మీరు స్టార్ కనెక్ట్ చేసిన లోడ్ ను డెల్టా కనెక్ట్ చేసిన లోడ్ గా మార్చినట్లయితే మీరు కనెక్ట్ చేస్తేZY13Z∆ కాబట్టి స్టార్ కనెక్ట్ చేయబడిన లేదా వై కనెక్ట్ చేయబడిన లోడ్ ను డెల్టా కనెక్ట్ చేసిన లోడ్ గా మార్చవచ్చు లేదా దీనికి విరుద్ధంగా మనము ఇంతకుముందు చర్చించిన స్టార్ డెల్టా ట్రాన్సఫర్మేషన్ సహాయంతో చెప్పవచ్చు ఇప్పుడు మీరు సోర్స్ ను కలిగి ఉండవచ్చు మరియు రెండు ఫేజ్ లను స్టార్ లేదా డెల్టా కనెక్ట్ చేసిన పద్ధతిలో కనెక్ట్ చేయవచ్చు కాబట్టి సోర్స్ మరియు లోడ్ మధ్య కనెక్షన్ల యొక్క నాలుగు కాంబినేషన్లను ఇప్పుడు మనం కలిగి ఉండవచ్చు 1 Y Y కనెక్షన్ అనగా Y కనెక్ట్ చేయబడిన లోడ్ తో Y కనెక్ట్ చేయబడిన సోర్స్ 2 Y ∆ కనెక్షన్ 3 ∆ ∆ కనెక్షన్ 4 ∆ Y కనెక్షన్ బాలెన్స్డ్ గా Y కనెక్ట్ చేయబడిన లోడ్ కంటే నెట్వర్క్లో సమతుల్య డెల్టా కనెక్ట్ చేయబడిన లోడ్ చాలా సాధారణం అని ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డెల్టా కనెక్ట్ చేయబడిన లోడ్ తో ఇది సులభం ఎందుకంటే మీరు కనెక్ట్ చేసిన డెల్టా యొక్క ప్రతి దశ నుండి లోడ్ ను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు వై కనెక్ట్ చేయబడినపుడు లేదా స్టార్ కనెక్ట్ అయినప్పుడు ఇది చాలా కష్టం ఎందుకంటే ఇది న్యూట్రల్ గా ఉండటం ఎల్లప్పుడూ సాధ్యం కాదు ఇది కనెక్షన్ కోసం బయటి నుండి కూడా అందుబాటులో ఉంటుంది అందువల్ల బాలెన్స్డ్ డెల్టా కనెక్ట్ చేయబడిన లోడ్ పునర్నిర్మించటానికి లేదా ఏదైనా లెగ్ ను బయటకు తీయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది లేదా డెల్టా కనెక్ట్ చేసిన లోడ్ లో మార్పులు చేస్తోంది మరోవైపు మీరు డెల్టా కనెక్ట్ చేయబడిన సోర్స్ ను ఒక సాధారణ అభ్యాసంగా చూడలేరు ఎందుకంటే మీకు డెల్టా కనెక్ట్ చేయబడిన సోర్స్ ఉంటే మీరు ప్రసరణ కరెంట్ ను చూస్తారు ఎందుకంటే ఒక డెల్టా అనేది ఒక డెల్టా మెష్ను సృష్టిస్తుంది దీని వలన సోర్స్ డెల్టా నెట్వర్క్లో కరెంట్ ప్రసరిస్తుంది సోర్స్ మరియు ఇది మూడు ఫేజ్ ల వోల్టేజ్లలో స్వల్ప అసమతుల్యత కారణంగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు కరెంట్ ప్రసరణ ప్రవాహాన్ని కలిగి ఉంటారు మరియు ఇది జనరేటర్ యొక్క కాయిల్స్ వేడెక్కడానికి కారణమవుతుంది అందువల్ల మనము సాధారణంగా డెల్టా ను సోర్స్ కు కనెక్ట్ చేయడాన్ని నివారిస్తాము ఇప్పుడు మనము van200cos ωt10 vbn200cos ωt 230 vcn200cos ωt 110 వంటి వోల్టేజ్ల సమితి యొక్క ఫేజ్ సీక్వెన్స్ ను నిర్ణయించాల్సిన ఒక ఉదాహరణ తీసుకుందాం మనం మొదట ఏమి చేయాలి మొదట దానిని ఫేజర్లుగా మారుస్తాము కాబట్టి Van200∠10° Vbn200∠ 230° Vcn200∠ 110° Van Vcn ను 120°మరియు Vcn Vbn ను 120° ద్వారా నడిపిస్తుందని మనము గమనించాము కాబట్టి మనకు acb సీక్వెన్స్ ఉంది ఇప్పుడు సోర్స్ మరియు లోడ్ మధ్య Y Y Y డెల్టా డెల్టా డెల్టా మరియు డెల్టా Y కనెక్షన్లు అనే నాలుగు కాంబినేషన్లు ఉన్నాయని మనము చూశాము కాబట్టి మనం మొదట సోర్స్ మరియు లోడ్ కోసం YY కనెక్షన్తో ప్రారంభిస్తాము ఎందుకు మనము YY కనెక్షన్తో ప్రారంభిస్తున్నాము ఎందుకంటే ఏదైనా బాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ ను స్టార్ డెల్టా ట్రాన్సఫర్మేషన్ సహాయంతో YY సిస్టమ్ కు తగ్గించవచ్చు కాబట్టి ఈ సిస్టమ్ మొత్తం బ్యాలెన్స్ త్రీ ఫేజ్ సిస్టమ్ను పరిష్కరించడానికి ఒక కీ గా పరిగణించబడుతుంది ఇప్పుడు బ్యాలెన్స్ త్రీ ఫేజ్ ల Y Y సిస్టమ్ అనేది మూడు ఫేజ్ ల సిస్టమ్ ఇది బ్యాలెన్స్ Y కనెక్ట్ చేయబడిన సోర్స్ మరియు బాలెన్స్డ్ Y కనెక్ట్ లోడ్ ఇప్పుడు స్టార్ లేదా Y కనెక్ట్ చేయబడిన లోడ్ స్టార్ కనెక్ట్ చేయబడిన సోర్స్ కి అనుసంధానించబడిన త్రీ ఫేజ్ ఫోర్ వైర్ Y Y కనెక్ట్ సిస్టమ్ ను పరిశీలిద్దాం కాబట్టి ఈ ఫిగర్ ను మీరు చూస్తే ఎలా ఉంటుంది Van అనేది సోర్స్ Y కు కనెక్ట్ చేయబడింది Van లోడ్ యొక్క ఒక ఫేజ్ కు ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదా సోర్స్ యొక్క ఇంటర్నల్ ఇంపెడెన్స్ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి మనము దీనిని సోర్స్ ఇంపెడెన్స్ అని పిలుస్తాము మరియు అప్పుడు మీకు ట్రాన్స్మిషన్ ఉంటుంది లైన్ ఇంపెడెన్స్ మరియు ఆ తరువాత లోడ్ ఇంపెడెన్స్ కాబట్టి ఇప్పుడు సోర్స్ యొక్క ఫేజ్ A ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా లోడ్ యొక్క ఫేజ్ A కి అనుసంధానించబడి ఉంది అదేవిధంగా సోర్స్ యొక్క ఫేజ్ B ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా లోడ్ యొక్క ఫేజ్ B కి అనుసంధానించబడి ఆపై ఫేజ్ C యొక్క లోడ్ ఫేజ్ C కు ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది ఇప్పుడు సోర్స్ మరియు లోడ్ రెండింటి యొక్క న్యూట్రల్ Zn కు సమానమైన ఇంపెడెన్స్ కలిగిన వైర్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఈ కలయిక త్రీ ఫేజ్ నాలుగు వైర్ కాంబినేషన్ కల సోర్స్ ఇంపెడెన్స్ మరియు ట్రాన్స్మిషన్ లైన్ ఇంపెడెన్స్ అనాలిసిస్ కోసం పరిగణించబడుతుందని చూడవచ్చు ఇప్పుడు ఈ మూడు Zs Zl మరియు లోడ్ ఇంపెడెన్స్ Zl సిరీస్ లో ఉన్నందున కాబట్టి వాటిని అన్నింటినీ మీరు క్లబ్ చేయవచ్చు ZYZsZlZL ఎక్కడైతే Zs అనేది జనరేటర్ యొక్క ఫేజ్ వైండింగ్ యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్స్ ను సూచిస్తుంది Zlఅనేది లోడ్ యొక్క ఒక ఫేజ్ తో సోర్స్ యొక్క ఒక ఫేజ్ లో చేరే లైన్ యొక్క ఇంపెడెన్స్ ZLఅనేది లోడ్ యొక్క ప్రతి ఫేజ్ యొక్క ఇంపెడెన్స్ Znన్యూట్రల్ లైన్ యొక్క ఇంపెడెన్స్ ఇప్పుడు పవర్ సిస్టమ్ నెట్వర్క్లో ZL తో పోలిస్తే Zs మరియు Zl చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రశ్నలో సోర్స్ లేదా లైన్ ఇంపెడెన్స్ ఇవ్వకపోయినా మనము ZYZLను ఊహించవచ్చు ఏదైనా సందర్భంలో ఇంపెడెన్స్ ను కలపడం ద్వారా Y Y సిస్టమ్ ను మనము తదుపరి స్లైడ్లో చూపించిన ఆ సర్క్యూట్కు సింప్లిఫై చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనము ఏమి చేశామో మీరు చూస్తే మనము మునుపటి స్లైడ్లో చూసిన అమరికను సింప్లిఫై చేశాము మరియు మనము Zs Zl ట్రాన్స్మిషన్ లైన్ కోసం మరియు ZYఅనే ఇంపెడెన్స్ ద్వారా లోడ్ ఇంపెడెన్స్ ను లంప్ చేసాము కాబట్టి ఇప్పుడు ఇది చాలా సింప్లిఫై చేయబడింది మరియు ఇప్పుడు అర్థం చేసుకోవడం సులభం మీరు సోర్స్ మరియు లోడ్ యొక్క రెండు ఫేజ్ లు అనుసంధానించబడి ఉన్నాయని A అనుసంధానించబడి A B లోడ్ యొక్క B కి అనుసంధానించబడి ఉంది C లోడ్ యొక్క C కి అనుసంధానించబడి ఉంది ఇప్పుడు లోడ్ చేయవలసిన సోర్స్ యొక్క ఫేజ్ A ని అనుసంధానించే లైన్ లో ప్రవహించే ప్రవాహం Ia అని అనుకుందాం అదేవిధంగా సోర్స్ యొక్క ఫేజ్ B ని లోడ్ యొక్క ఫేజ్ B కి అనుసంధానించే లైన్ Ib మరియు సోర్స్ యొక్క C ఫేజ్ ను అనుసంధానించే లైన్ లోడ్ Ic సోర్స్ యొక్క తటస్థతను లోడ్ యొక్క న్యూట్రల్ గా అనుసంధానించే న్యూట్రల్ వైర్లో ప్రవహించే కొంత కరెంట్ ఉందని కూడా మనము అనుకుంటాము కాబట్టి వోల్టేజ్ సోర్స్ యొక్క విలువలు అందుకే మనం పాజిటివ్ సీక్వెన్స్ అవుతుందని భావించాము VanVp∠0° VbnVp∠ 120° VcnVp∠120° ఇప్పుడు మీరు లైన్ టు లైన్ వోల్టేజ్ లేదా లైన్ వోల్టేజ్ ను కనుగొనమని అడిగితే లైన్ వోల్టేజ్ Vab Vbc లేదాVca అవుతుంది అంటే ఫేజ్ a మరియు b ఫేజ్ ల మధ్య వోల్టేజ్ కాబట్టి ఇది Vab అవుతుంది అదేవిధంగా b మరియు c మధ్య వోల్టేజ్ Vbc మరియు అదేవిధంగా మళ్ళీ c మరియు a మధ్య Vca కాబట్టి ఇప్పుడు మనము లైన్ వోల్టేజ్ యొక్క విలువను తెలుసుకోవాలి లేదా మీరు లైన్ వోల్టేజ్ VAB ను మీరు VAN ప్లస్ VNB గా వ్రాయవచ్చు VabVanVnbVan VbnVp∠0° Vp∠ 120° Vp112j323Vp∠30° అదే విధముగా VbcVbnVncVbn Vcn3Vp∠ 90° VcaVcnVnaVcn Van3Vp∠ 210° ఈ విధంగా లైన్ వోల్టేజ్ ల మాగ్నిట్యూడ్ VL Vp ఫేజ్ వోల్టేజ్ల పరిమాణానికి3 రెట్లు లేదా VL3Vp ఇప్పుడు మీరు చూస్తేVab Vbc ని 120° మరియు Vbc Vca ను 120° ద్వారా నడిపిస్తుంది తద్వారా అన్నీ వలె లైన్ వోల్టేజీ లు ఫేజ్ వోల్టేజీ ల వలె సున్నా ఉంటాయి కాబట్టి లైన్ వోల్టేజ్ లో ఇవి 30 డిగ్రీల ఫేజ్ వోల్టేజ్లకు సంబంధించి దారితీస్తున్నాయని మీరు చూస్తారు కాబట్టి లైన్ వోల్టేజ్ ఇప్పుడు ఫేజ్ వోల్టేజ్ యొక్క రూట్ 3 రెట్లు మాగ్నిట్యూడ్ లో అవుతుందని కూడా మనం చూస్తాము ఇప్పుడు మీరు ప్రతి ఫేజ్ కు KVL ను వర్తింపజేస్తే మీరు దాని విలువను వ్రాయగలరు IaVanZY IbVbnZYVan∠ 120°ZYIa∠ 120° IcVcnZYVan∠ 240°ZYIa∠ 240° ఇప్పుడు ఇక్కడIa అనేది ఫేజర్ పరిమాణం కాబట్టి Va కి సంబంధించి కరెంట్ Ia యొక్క కోణం ZY యొక్క ఫేజర్ విలువను బట్టి ఉంటుంది కాబట్టి విశ్లేషణలో మనం ZY యొక్క ఫేజర్ విలువ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి తద్వారా మనం వాకు సంబంధించి ఫేజర్ పరంగా Ia యొక్క సరైన విలువను పొందుతాము ఇప్పుడు మీరు మొత్తం కలిపితే IaIbIc0 కావున In IaIbIc0 లేదా VnNZnIn0 ఇప్పుడుIn IaIbIc0 నుండి న్యూట్రల్ కరెంట్ కూడా ఆ సందర్భంలో సున్నా అవుతుంది న్యూట్రల్ గా లోడ్ చేయడానికి సోర్స్ న్యూట్రల్ మధ్య వోల్టేజ్ వ్యత్యాసం సున్నాకి సమానంగా ఉంటుంది ఎందుకంటే కరెంట్ ప్రవాహం లేదు కాబట్టి వోల్టేజ్ న్యూట్రల్ వైర్ అంతటా సున్నా ఉంటుంది కాబట్టి న్యూట్రల్ లైన్ ను తొలగించవచ్చు ఎందుకంటే కరెంట్ ప్రవాహం లేనందున మీరు న్యూట్రల్ లైన్ ను తొలగించవచ్చు మరియు వ్యవస్థ పూర్తిగా బాలెన్స్డ్ అయితే న్యూట్రల్ లైన్ అవసరం లేదని అర్థం చేసుకోవడానికి ఇది ఆర్థికంగా చాలా ముఖ్యం మరియు న్యూట్రల్ గా ఉంచే అంటే సోర్స్ నుండి లోడ్ వరకు న్యూట్రల్ వైర్ వేయడానికి అయ్యే ఖర్చును మనము ఆదా చేస్తాము కాబట్టి సుదూర పవర్ ట్రాన్స్మిషన్ లో మనం ఉపయోగించే కండక్టర్లు మూడు కు గుణకాలై ఉంటాయి ఎందుకంటే మనం త్రీ ఫేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి కండక్టర్లు మూడు గుణకాలుగా ఉంటాయి మరియు భూమి న్యూట్రల్ కండక్టర్గా పనిచేస్తుంది ఇప్పుడు పవర్ సిస్టం అన్ని క్లిష్టమైన పాయింట్ల వద్ద సిస్టమ్ బాగా అమర్చిన విధంగా రూపొందించబడింది ఎందుకంటే సిస్టమ్ యొక్క భద్రతతో పాటు పవర్ సిస్టమ్ నెట్వర్క్లో పనిచేసే వ్యక్తిని కూడా మనము నిర్ధారించాలనుకుంటున్నాము ఇప్పుడు ప్రతి లైన్ లో ఉండే కరెంట్ లైన్ కరెంట్ అయితే ఫేజ్ కరెంట్ కూడా ఈ సందర్భంలో ఒకే విధంగా ఉంటుంది ఎందుకంటే ఫేజ్ కరెంట్ సోర్స్ లేదా లోడ్ యొక్క ప్రతి ఫేజ్ లో కరెంట్ మరియు మనము Y Y కనెక్ట్ చేసిన సిస్టమ్ గురించి మాట్లాడేటప్పుడు లైన్ కరెంట్ అని చూస్తాము అది ఫేజ్ కరెంట్ వలె ఉంటుంది కాబట్టి మనం ఏమి చేస్తాం మనం లైన్ కరెంట్ కోసం సింగిల్ సబ్స్క్రిప్ట్ను ఉపయోగిస్తాము మనం Iaa గా వ్రాయము మనము లైన్ కరెంట్ కోసం Ia అని వ్రాస్తాము ఎందుకంటే సోర్స్ నుండి లోడ్ కు ప్రవహించే కరెంట్ గురించి మనం మాట్లాడుతున్నామని అర్ధమవుతుంది కాబట్టి అందువల్ల మనము రెండవ సబ్స్క్రిప్ట్ ను వదులుతాము మరియు మనం Ia అని వ్రాస్తాము బ్యాలెన్స్ స్టార్ స్టార్ సిస్టమ్ను అనాలిసిస్ చేయడానికి ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే సిస్టమ్ పూర్తిగా బాలెన్స్డ్ గా ఉన్నందున మీరు మూడు సిస్టమ్ ల ను దాని ఈక్వివాలెంట్ సింగిల్ ఫేజ్ సిస్టమ్గా మార్చవచ్చు కాబట్టి మీరు చర్చించే త్రీ ఫేజ్ సిస్టమ్ ను మీరు మార్చినప్పుడు ఈ స్లయిడ్లో చూపిన విధంగా మీకు ఈక్వివాలెంట్ సర్క్యూట్ లభిస్తుంది ఫేజ్ వోల్టేజ్ అయిన Van లైన్ ద్వారా లోడ్ ZY కి అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఒకటి సోర్స్ మరియు లోడ్ యొక్క ఫేజ్ A నుండి A మధ్య కనెక్ట్ అయ్యే లైన్ ఆపై మరొక లైన్ సోర్స్ న్యూట్రల్ కు లోడ్ కు మధ్య కనెక్షన్ కాబట్టి ఇది మనము చర్చించిన త్రీ ఫేజ్ Y Y కనెక్టెడ్ సిస్టమ్ కు సమానమైన సింగిల్ ఫేజ్ ఈక్వివాలెంట్ కాబట్టి ఈ సందర్భంలో మీరు మళ్ళీ IaVanZY అని చూడవచ్చు కాబట్టి మనము లైన్ కరెంట్ లను పొందటానికి ఫేజ్ సీక్వెన్స్ ని ఉపయోగిస్తాము ఎందుకంటే ఫేజ్ సీక్వెన్స్ ABC అని మనకు తెలుసు కాబట్టి కరెంట్ Ia సహాయంతో Ib మరియు Ic యొక్క విలువలను మనం సులభంగా తెలుసుకోవచ్చు దాని సింగిల్ ఫేజ్ ఈక్వివాలెంట్ నుండి మనకు Iaలభించినంత కాలం సిస్టమ్ బాలెన్స్డ్ గా ఉంది సింగిల్ ఫేజ్ ఈక్వివాలెంట్ సందర్భంలో మాత్రమే మనకు అనాలిసిస్ అవసరం కాబట్టి న్యూట్రల్ లైన్ లేకపోయినా మనం అలా చేయవచ్చు ఎందుకంటే సింగిల్ ఫేజ్ ఈక్వివాలెంట్ సృష్టించడానికి న్యూట్రల్ వర్చుయల్ గా అనుసంధానించబడిందని మీరు చెప్పవచ్చు ఇప్పుడు మనము ఈరోజు సెషన్ ముగించే ముందు ఒక ఉదాహరణ తీసుకుందాం మనకు మూడు వైర్ స్టార్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఉంది ఇది చిత్రంలో ఇవ్వబడింది కాబట్టి మనకు సోర్స్ పూర్తిగా బాలెన్స్డ్ అయిన 110∠0 ° 110∠ 120 ° 110∠ 240 ° వోల్ట్ ఫేజ్ వోల్టేజీల లైన్ ఇంపెడెన్స్ మూడు ఫేజ్ ల లో 5 j2 మరియు లోడ్ ఇంపెడెన్స్ 10 j8 ఓం కాబట్టి ఈ లోడ్ కూడా స్టార్ కనెక్ట్ అయిందని మీరు చూస్తారు మరియు ఇది స్టార్ కనెక్ట్ చేయబడిన సోర్స్ కి అనుసంధానించబడి ఉంది మనకు న్యూట్రల్ కనెక్ట్ కాలేదు ఎందుకంటే సిస్టమ్ బాలెన్స్ అయింది కాబట్టి మనం ఏమి చేస్తాం మొదట దాని సింగిల్ ఫేజ్ ఈక్వివాలెంట్ ను సృష్టిస్తాము కాబట్టి మీరు సింగిల్ ఫేజ్ ఈక్వివాలెంట్ సృష్టించినప్పుడు మీకు లభించే వోల్టేజ్ సోర్స్ 110∠0°ను పొందుతుంది ఆపై మీకు ఇంపెడెన్స్ 5 j2 ఉంటుంది మరియు మళ్ళీ లోడ్ ఇంపెడెన్స్ 10j8 కాబట్టి ఇది ఈ సర్క్యూట్కు సింగిల్ ఫేజ్ ఈక్వివాలెంట్ అవుతుంది ఇక్కడ ZY5 j210j815j616 8 కాబట్టి IaVanZY110∠0°16

8°A ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ లు పాజిటివ్ సీక్వెన్స్ లో ఉన్నందున లైన్ కరెంట్ స్ కూడా పాజిటివ్ సీక్వెన్స్ లో ఉంటాయి IbIa∠ 120°6

2°A దీనితో మనము మన నేటి సెషన్ను ముగించవచ్చు దీనిలో మనము ఎక్కువగా Y Y కనెక్ట్ చేయబడిన బాలెన్స్డ్ సిస్టమ్ గురించి చర్చించాము కాబట్టి తదుపరి సెషన్ లో మనము స్టార్ డెల్టా గురించి చర్చిస్తాము లేదా మీరు దానిని Y డెల్టా కనెక్ట్ చేసిన సిస్టమ్ అని చెప్పవచ్చు ధన్యవాదాలు